హలో హీప్ పైన మూడవ సెషన్ కి స్వాగతం ఇది NPTEL లో భాగంగా సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో భాగం కాబట్టి ఈ కోడ్ను డౌన్లోడ్చేసుకోవచ్చు మీరు దీన్ని మీ వర్చువల్ మెషీన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఈ కోర్సుతో పాటు వస్తుంది మరియు మనం ఈ కోడ్ను రన్ చేయగలము కాబట్టి మనం ఈ రోజు t2 c ని చూస్తున్నాము ఇప్పుడు ఈ ప్రత్యేక కోడ్ ఒక ఎటాక్ కాదు లేదా ఇది వాస్తవానికి ఎలాంటి హానిని చూపించదు కాని ఇది హీప్ అల్లోకెటర్ యొక్క అంతర్గత పనితీరు గురించి కొన్ని అంశాలను మీకు చెప్పడానికి తప్పనిసరిగా ఉపయోగబడుతుంది ఈ హీప్ అల్లోకెటర్ లో వివిధ భాగాలు ఉన్నాయి మనం చేసే మొదటి పని ఏమిటంటే దాన్ని ఒక్కొక్కటిగా చూడటం మనము ప్రోగ్రామ్ను ఈ విధంగా వివిధ పాయింట్లలో బ్రేక్ చేస్తాము మరియు మనము ఈ ప్రోగ్రామ్లో కొంత భాగాన్ని రన్ చేస్తాము కాబట్టి ఈ ప్రత్యేక ప్రోగ్రామ్లో మనం చేసేది ఏమిటంటే వాటిలో 9 క్యారెక్టర్ పాయింటర్లను a1 నుండి a9 వరకు నిర్వచించి వాటిలో ప్రతిదానికి 120 బైట్లు కేటాయించి ఆపై ఈ 9 పాయింటర్ల యొక్క అడ్రస్ లను ప్రింట్ చేస్తాము ఇది అసాధారణమైన విషయమేమి కాదు కాబట్టి మనము t2 ను మేక్ చేసి రన్ చేస్తాము సరే మనం జాగ్రత్తగా చూడవలసిన విషయం ఏమిటంటే ఈ 9 పాయింటర్లకు వేర్వేరు అడ్రస్ లు కేటాయించబడ్డాయి ప్రతి కేటాయింపు అభ్యర్థన 120 బైట్ల కోసం మరియు మీరు వరుసగా వున్న రెండు పాయింటర్ల మధ్య వ్యత్యాసాన్ని తీసుకుంటే ఉదాహరణకు a2 మరియు a1 a5 మరియు a4 లేదా a4 మరియు a3 ఈ అడ్రస్ లలో వ్యత్యాసం 128 బైట్లు అని మీరు చూస్తారు మెటాడేటా ఉండటం వల్ల ఈ అదనపు 8 బైట్లు వస్తాయి కాబట్టి ఉదాహరణకు మెమరీ భాగం a1 కు మెటాడేటా ఉంది కాబట్టి ఉదాహరణకు 0804B490 వద్ద ప్రారంభమయ్యే a2 యొక్క మెటాడేటా పరిమాణం మరియు ఇతర సమాచారాన్ని కలిగి ఉన్న మెటాడేటా 8 బైట్ల ముందు ప్రారంభమవుతుంది అదేవిధంగా అన్ని ఇతర పాయింటర్ల కు మెటాడేటా 8 బైట్ల ముందు ప్రారంభమవుతుంది ట్రావెర్స్ హీప్ ఫంక్షన్ అని పిలువబడే చాలా ముఖ్యమైన ఫంక్షన్ ను మనం చూద్దాం కాబట్టి మనం చేయబోయేది ఏమిటంటే మనం హీప్ ను ట్రావెర్స్ చేస్తూ హీప్ లో ఉన్న వివిధ మెటాడేటా విషయాలను చూడబోతున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ లో మనం అక్కడికి వెళ్ళేముందు హీప్ ట్రావర్స్ తర్వాత ఒక ఎగ్జిట్ను పెట్టడం వల్ల మనకు మరొక పార్శియల్ అవుట్ పుట్ వస్తుందని నిర్ధారించుకోవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన ట్రావెర్స్ హీప్ ఫంక్షన్ ఒక మెమరీ లొకేషన్ ను తీసుకుంటుంది ఉదాహరణకు ఇక్కడ a1 ఇది యాదృచ్ఛికంగా మెమరీ యొక్క మొదటి మాలోక్ భాగం మరియు తరువాత అది a1 భాగం కోసం మెటాడేటాకు పాయింటర్ను పొందుతుంది ఈ పాయింటర్ వాస్తవానికి మెమరీ పొందిన ప్రదేశం నుండి 8 బైట్ల స్థానంలో ఉంటుంది కాబట్టి మెటాడేటా రెండు ముఖ్యమైన ఫీల్డ్స్ ని కలిగి ఉంటుంది మొదటి ఫీల్డ్ 31 బిట్స్ వుండే సైజు ఇది మోస్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుండి 31 వ బిట్ వరకు ఉంటుంది అనగా మొదటి బిట్ నుండి 31 వ బిట్ వరకు ఇక్కడ 0 వ బిట్ ను ఇన్ యూజ్ బిట్ లేదా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు 0 వ బిట్ యొక్క విలువ 1 అనగా వాడుకలో ఉంది అని 0 అనగా మునుపు కేటాయించిన మెమరీ భాగం ఫ్రీ గ ఉన్నది అని సూచిస్తుంది కాబట్టి మనము 120 బైట్ల కోసం అభ్యర్థించాము మరియు ప్రతి మాలోక్ అభ్యర్థనకు అదనంగా 8 బైట్లు కేటాయించబడ్డాయి కాబట్టి మనం చూడాలనుకుంటున్నది ఏమిటంటే ఈ భాగం యొక్క సైజు 128 బైట్లు కాబట్టి ఇది printf అది పాయింటర్ను ప్రింట్ చేసే వివిధ అంశాలను ప్రింట్ చేస్తుంది ఇది సైజు ని ప్రింట్ చేస్తుంది మరియు అక్కడ in use లేదా not in use ఉందా అని నిర్ణయిస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ను మళ్ళీ కంపైల్ చేసి రన్ చేద్దాం మరియు మనం మెటాడేటా యొక్క అంతర్గత వివరాలను చూస్తాము ఇప్పుడు మనం నిర్వచించిన ప్రతి పాయింటర్లకు అనుగుణంగా మెమరీ భాగం ని పొందుతాము కాబట్టి ఉదాహరణకు a1 అనేది 0804B410 స్థానంలో ఉంది మరియు 1 కి అనుగుణమైన మెటాడేటా 0804B408 స్థానంలో ఉంది ఇప్పుడు మేము చెప్పినట్లుగా ఈ మెటాడేటా యొక్క పరిమాణం 128 బైట్లు అభ్యర్థించిన కేటాయింపుకు 120 బైట్లు మరియు మెటాడేటాకు 8 బైట్లు మునుపటి in use ఫ్లాగ్ 1 కు సెట్ చేయబడిందని కూడా మనం గమనించాము కాబట్టి ఇది మునుపటి మెమరీ భాగం వాడుకలో లేదు అని సూచిస్తుంది మనం చేసే తదుపరి విషయం ఏమిటంటే మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఈ ట్రావెర్స్ హీప్ ను డిసేబుల్ చేసి ఇక్కడ నుండి ఎగ్జిట్ తీసివేసి ఈ పాయింటర్లలో కొన్నింటిని మనం నిజంగా ఫ్రీ చేశామని గమనించవచ్చు కాబట్టి మనం వాస్తవానికి a2 a4 a6 మరియు a8 లను ఫ్రీ చేశాము మరియు మనం మళ్ళీ హీప్ ను దాటి ఈ కొత్త ట్రావెర్స్ తర్వాత ఎగ్జిట్ను ఉంచాము కావున మనం చూడబోయేది హీప్ లో ఉన్న మెటాడేటా ఫ్రీ ఇన్వొకేషన్స్ కారణంగా మార్చబడింది కాబట్టి మనం మళ్ళీ కంపైల్ చేసాము ఇంతకుముందు లా అన్ని in use బిట్లను 1 కు సెట్ చేసినట్లు కాకుండా ఇక్కడ మనం వాస్తవానికి 4 పాయింటర్లను 4 భాగాలుగా మెమొరీని విడిపించాము ఎందుకంటే మనకు వీటిలో 4 మునుపటి in use బిట్స్ 1 కు సెట్ చేయబడ్డాయి కాబట్టి మనము ఇంకొంచెం దగ్గరగా చూద్దాము కాబట్టి గమనించదగ్గ మొదటి విషయం ఏమిటంటే ఈ పాయింటర్లన్నీ a1 నుండి a9 వరకు ఒకేచోట వుండి a1 అతి తక్కువ అడ్రస్ ను కలిగి వుండి తరువాత a2 a3 మరియు a9 వరకు ఉంటాయి కాబట్టి మనం a2 ను ఫ్రీ చేసినప్పుడు ఫ్రీ ఆలోకేషన్ ఈ a2 పాయింటర్కు అనుగుణమైన లింక్ను లింక్డ్ లిస్ట్ లో జతచేస్తుంది మరియు అది తరువాతి భాగం లో in use లో ఉన్న బిట్ను 0 గా సూచిస్తుంది కాబట్టి ఇక్కడ a2 కి అనుగుణంగా మీరు ఈ ఫీల్డ్లు అనుసరిస్తే a3 కి అనుగుణమైన మెమొరీ యొక్క తరువాతి భాగం 0 కి సెట్ చేయబడిందని మనం చూస్తాము కాబట్టి మనం ఇక్కడ కొన్ని వరుసలలో ఇదే విధమైన పరిశీలన చేస్తాము మనం చేసేది ఏమిటంటే ప్రస్తుతం ఉన్న భాగం ప్రక్కనే ఉన్న భాగం లో దాని in use లో బిట్ 0 గా సెట్ చేయబడి ఉందా అని మొదట నిర్ణయిస్తాము అలా అయితే మనం ptmalloc నిర్వహించే లింక్డ్ లిస్ట్ గురించి కొన్ని వివరాలను ప్రింట్ చేస్తాము కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో లింక్డ్ లిస్ట్ లు వరుసగా మెమరీ చంక్ ప్లస్ 2 మరియు చంక్ ప్లస్ 3 స్థానాల్లో ఉంటాయి కాబట్టి ఈ మెమరీలో లింక్డ్ లిస్ట్ లోని తదుపరి నోడ్లకు మునుపటి మరియు తదుపరి పాయింటర్లు ఉన్నాయి కాబట్టి మనం డిఅల్లోకెట్ చేసిన లేదా మెమరీ లోని 4 భాగాలైన a2 a4 a6 మరియు a8 లను ఫ్రీ చేసినప్పుటి నుండి మనకు లింక్డ్ లిస్ట్ లో 4 నోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం నిజంగా ఈ ప్రత్యేకమైన లింక్డ్ లిస్ట్ ను అనుసరించవచ్చు మనం ఇప్పుడు ఇక్కడ నుండి ప్రారంభిస్తాము ఈ ప్రత్యేక పాయింటర్ f7fb87b0 వాస్తవానికి హీప్ నిర్వహణలో ఎదో ఒక స్థానానికి సూచించబడుతుంది కాబట్టి ఇది లింక్ లిస్ట్ యొక్క హెడ్ ని గుర్తించడానికి ptmalloc ని అనుమతిస్తుంది తదుపరి పాయింటర్ 0804B588 ఇది తప్పనిసరిగా ఇది తరువాతి ఫ్రీ చంక్ అని సూచిస్తుంది మరియు మీరు ఈ ప్రత్యేకమైన తదుపరి ఫ్రీ చంక్ చూస్తారు ఈ ఫ్రీ చంక్ మునుపటి పాయింటర్ ఈ మొదటి భాగాన్ని ఫ్రీ చేసిన మొదటి భాగం మరియు తదుపరి పాయింటర్ తదుపరి భాగం వైపు చూపుతుంది కాబట్టి మనం ఇక్కడ చూసినది డబ్లీ లింక్డ్ లిస్ట్ ఈ భాగం మన దగ్గర ఉంది ఇది రెండవ భాగంను రెండవ భాగం మూడవ భాగంను మూడవ భాగం నాలుగు భాగంను సూచిస్తుంది మరియు నాల్గవ భాగం నుండి మొదటి భాగం వరకు కూడా అలాగే లింక్ ఉంటుంది అలాగే ఇది సర్క్యూలర్ లింక్డ్ లిస్ట్అని గమనించండి ఎందుకంటే లిస్ట్ లో చివరిగా ఫ్రీ చేయబడిన భాగం కూడా f7fb87b0 అయిన మొదటి భాగం యొక్క అదే స్థానాన్ని సూచిస్తుంది ఇప్పుడు మనం మళ్ళీ ఏమి చేస్తున్నాం అంటే మాలోక్కు ఈ కాల్తో మెమరీని మళ్లీ కేటాయించమని మనం అభ్యర్థిస్తాము మరియు మనం చూడబోయేది ఏమిటంటే లింక్డ్ లిస్ట్ అందుబాటులో ఉంది మరియు లింక్డ్ లిస్ట్ ఖాళీగా లేదు కాబట్టి ptmalloc వాస్తవానికి ఈ జాబితాలో ఉన్న మెమరీ యొక్క ఫ్రీ లిస్ట్ భాగాన్ని తీసివేస్తుంది మరియు ఈ మాలోక్ అభ్యర్థనకు ఈ మెమరీ భాగాన్ని కేటాయిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఎగ్జిట్ను తీసివేసి ప్రోగ్రామ్ పూర్తి అయ్యేలా చేయనిచ్చి మరియు మాలోక్లో నిల్వ చేయబడిన మెటాడేటా ఎలా మారుతుందో చూద్దాం కాబట్టి ఇది ఫ్రీ మెమరీ భాగాల యొక్క లింక్డ్ లిస్ట్లోని 4 ఎలిమెంట్స్ తో ఇక్కడ హీప్ ఫస్ట్ ట్రావెర్స్ కు అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు ఈ కేటాయింపు మరియు ఇతర 120 బైట్లతో ptmalloc ఏమి చేసిందో ఈ లిస్ట్ లో ఫ్రీ లిస్ట్ లో ఉన్న వాటిలో ఒకటి ఉపయోగించబడుతుంది మరియు అందువల్ల మన ఫ్రీ లిస్ట్ ఇప్పుడు కేవలం మూడు మెమరీ భాగాలను కలిగి ఉంది కేటాయించిన మెమరీ ఇటీవల విడుదల చేసిన a2 కు అనుగుణంగా ఉంటుందని కూడా గమనించండి కాబట్టి ఉదాహరణకు a2 ఈ స్థానానికి 0804B490 ను సూచిస్తుంది మరియు ఇది ఫ్రీ అయ్యింది మరియు క్రొత్త మెమరీ అభ్యర్థనకు సరిగ్గా అదే మెమరీ భాగం ఇవ్వబడింది అందువలన ఈ క్రొత్త అభ్యర్థన మరియు a2 కూడా అదే మెమరీ చంక్ ను సూచిస్తుంది ధన్యవాదాలు